ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ విశ్లేషణ మరియు రూపకల్పన యొక్క మాడ్యూల్ 7 కు స్వాగతం చివరి మాడ్యూల్లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ప్రోగ్రామింగ్ పారాడైమ్ యొక్క పరిణామాన్ని శీఘ్రంగా పరిశీలించాము మరియు మునుపటి మాడ్యూళ్ళలో సాఫ్ట్వేర్ అభివృద్ధి సంక్లిష్ట వ్యవస్థల మోడలింగ్ యొక్క సవాళ్లను పరిశీలించాము మరియు మనము సంక్లిష్ట వ్యవస్థల యొక్క కొన్ని సాధారణ లక్షణాలను అర్థం చేసుకోవడానికి విశ్లేషిస్తాము ఈ మాడ్యూల్ నుండి ఆబ్జెక్ట్ ఆధారిత పద్ధతిలో ఏదైనా విశ్లేషించడం మరియు రూపకల్పన చేయడం ప్రారంభించే ప్రాథమిక భావన అయిన మన ఆబ్జెక్ట్ మోడళ్లను నెమ్మదిగా నిర్వచించడం ప్రారంభించడానికి ఈ రెండు నేపథ్యాలను ఉపయోగించడానికి ప్రయత్నిస్తాము కాబట్టి ఈ సందర్భంలో ప్రస్తుత మాడ్యూల్ ఆబ్జెక్ట్ మోడల్ యొక్క పునాదులను అందిస్తుంది మరియు నా ప్రధాన ఉద్దేశ్యం మనం తరచుగా ఉపయోగించే 3 ప్రాథమిక పదాలను ప్రవేశపెట్టడం ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ అనాలిసిస్ అంటే ఏమిటి ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ డిజైన్ అంటే ఏమిటి భావనలు తరచుగా పరస్పరం ఎంత సంబంధం కలిగి ఉంటాయంటే అవి ఈ కోర్సు యొక్క శీర్షిక వలె ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ఎనాలిసిస్ మరియు డిజైన్ గా కలిసి సూచించబడతాయి మరియు ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే ఏమిటో మనకు పరిచయం అవుతుంది ఎడమవైపున అవుట్ లైన్ అందుబాటులో ఉంది కాబట్టి ఆబ్జెక్ట్ మోడల్స్ ఆబ్జెక్ట్ మోడల్స్ యొక్క పునాది ఖచ్చితంగా ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ విశ్లేషణ మరియు రూపకల్పనలో ఉంటుంది దయచేసి ఈ మొత్తం రూపకల్పన విశ్లేషణ మరియు రూపకల్పన నమూనా పద్దతి ఒక పరిణామ వికాసానికి ప్రాతినిధ్యం వహిస్తుంది లేదా సూచిస్తుంది మరియు విప్లవాత్మకమైనది కాదు దీని అర్థం ఏమిటంటే ఇది మనము పూర్తిగా క్రొత్త పరిష్కారాన్ని త్వరగా సృష్టించగలిగే ఒకే మార్గ విచ్ఛిన్న భాగం లేదా మార్గ విచ్ఛిన్న విధానం కాదు అదనపు మెమరీ లేకుండా సంఖ్యల సమితిని లాగిన్ సమయంలో క్రమబద్ధీకరించవచ్చని మీకు ఇది చూపించడం లేదు కాబట్టి మనము ఆ సమస్యను ఒక విప్లవాత్మకంగా పరిష్కరిస్తాము అయితే ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ విశ్లేషణ మరియు రూపకల్పన అనేది సాధారణంగా ఒక పరిణామ వికాసం అంటే ఈ ప్రక్రియలోనే విధానం చిన్నదిగా ప్రారంభించడం సరళంగా ప్రారంభించడం ప్రాథమికంగా ప్రారంభించడం మరియు వ్యవస్థను ఒక శ్రేణి ద్వారా అభివృద్ధి చేయడం తుది లక్ష్య సంక్లిష్ట వ్యవస్థలోకి పరివర్తనం చేయడం మనము దానిని గుర్తుంచుకోవాలి మరియు ఇది మునుపటి మాడ్యూళ్ళలో నేను హైలైట్ చేసిన అనేక విభిన్న కారణాల వల్ల విషయాలను మన నియంత్రణలో ఉంచడానికి దానిని నిర్వహించే మానవ సామర్థ్యంలో ఉంచడానికి మరియు మంచి పని చేసే సాఫ్ట్వేర్ను అందించడానికి సంక్లిష్టతను నిర్వహించడానికి పునరుత్పాదక పరిణామ శుద్ధీకరణ ఐటరేటివ్ ఇవల్యూషనరీ రిఫైన్మెంట్ రూపంలో సాధారణ నుండి కొంచెం క్లిష్టంగా కొంచెం సంక్లిష్టంగా మరింత సంక్లిష్టంగా మరియు చివరగా తుది వ్యవస్థకు వెళ్లడం మాత్రమే మార్గం కాబట్టి స్పష్టంగా కేవలం అల్గోరిథమిక్ డికాంపొజిషన్ తో పరిమిత సంక్లిష్టతను మాత్రమే నిర్వహించవచ్చు చివరికి మనము దీనిని చర్చించాము కాబట్టి మనము ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ డికాంపొజిషన్ కి వెళ్తాము మీరు చారిత్రాత్మకంగా పరిశీలిస్తే ప్రోగ్రామింగ్ భాషల పరిణామం పరంగా సమాంతరంగా ఇదే విధమైన ఉపన్యాసం ద్వారా మనము ఈ కోర్సును తీసుకున్నాము మీరు అధ్యయనం చేయవచ్చు కానీ సమయాభావం వల్ల నేను చారిత్రక దృక్పథంలో అవన్నీ కవర్ చేయలేను మీరు అదే విధంగా ట్రాక్ చేస్తే ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ విశ్లేషణ మరియు రూపకల్పన అనేది కంప్యూటర్ ఆర్కిటెక్చర్ యొక్క పురోగతి నుండి ప్రత్యక్షంగా ఉద్భవించింది ఇది ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ లక్షణాల ఆధారంగా విభిన్న ఆబ్జెక్ట్ లను కంప్యూటింగ్ వ్యవస్థలోకి తీసుకురావడం మనము ఇప్పటికే చర్చించిన ప్రోగ్రామింగ్ భాషల్లో పురోగతి ఫ్రేమ్వర్క్ బేస్డ్ ప్రోగ్రామింగ్ వంటి ప్రోగ్రామింగ్ పద్దతుల్లో పురోగతి డేటాబేస్లను మోడల్ చేయడానికి నిజంగా కొత్త శక్తివంతమైన మార్గాలను ఇచ్చిన డేటాబేస్ మోడళ్లలో పురోగతి సాధ్యమయ్యేలా చేసింది మరియు ఇది పెరుగుతోంది ఇది మన ప్రస్తుత కోర్సు ఎక్కడ ఆగిపోతుందో దాని కంటే చాలా పెద్దదిగా ఉంది ఇప్పుడు మనకు నో SQL డేటాబేస్ అవ్యవస్థీకృత డేటా డేటాబేస్ వంటివి ఉన్నాయి ఇది ఒక సాధారణ పరిణామ ప్రక్రియ కృత్రిమ మేధస్సుపై పరిశోధన కూడా తార్కికం ఎంత నిర్మాణాత్మకంగా ఉంటుందో తత్వశాస్త్రం మరియు అభిజ్ఞా శాస్త్రాలలో పురోగతిని బట్టి మన స్వంత ఆలోచనా విధానాన్ని అర్థం చేసుకోవడం తార్కికం ఎంత స్వయంచాలకంగా చేయవచ్చో చూపించబడ్డాయి ఇవన్నీ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ పారాడిగ్మ్స్ యొక్క ఆవిర్భావానికి దోహదపడ్డాయి కాబట్టి ఆ సందర్భంలో మనం చేయవలసిన మూడు ప్రాథమిక విధానాల గురించి చర్చించడం ప్రారంభిస్తాము ఒకటి ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ విశ్లేషణ మీరు చేసే మొదటి పని ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ అనాలిసిస్ ఆవశ్యకతలను పరిశీలించే విశ్లేషణ పద్ధతి కాబట్టి దయచేసి ఇది చాలా సులభమైన ప్రతిపాదన అయితే దయచేసి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఇది ప్రాబ్లం డొమైన్ యొక్క పదజాలంలో కనిపించే క్లాసులు మరియు ఆబ్జెక్ట్ ల దృక్కోణాల నుండి ఆవశ్యకతలను పరిశీలిస్తుంది కాబట్టి మొదట మనము ఒక ప్రక్రియ చేస్తున్నాము మనము ఇంజనీరింగ్ యొక్క కార్యాచరణను చేస్తున్నాము కాబట్టి మీరు అడగవలసిన మొదటి ప్రశ్న ఏమిటి మీరు ఖచ్చితంగా అడగాలి నా ఇన్ పుట్ ఏమిటి మరియు నా అవుట్ పుట్ ఏమిటి నేను ఒక కార్యాచరణ చేస్తున్నాను అందువల్ల నాకు ఏమి ఇవ్వబడింది మరియు నేను ఏమి బట్వాడా చేయాల్సి వచ్చింది కాబట్టి నేను ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ విశ్లేషణ లేదా విశ్లేషణ దశను పరిశీలిస్తే మనకు ఇవ్వబడినది ఆవశ్యకత నా కస్టమర్కు ఎవరైనా నిర్మించాల్సిన వ్యవస్థ ఆవశ్యకత మరియు కస్టమర్ నాకు సహజ భాషా వర్ణనల పరంగా ఆ ఆవశ్యకత వ్యక్తం చేశారు దయచేసి మొదటి వారంలో మేము సృష్టించిన ట్యుటోరియల్ను పరిశీలించే అవకాశం మీకు లభించిందని దయచేసి పరిగణించండి ఒక సంస్థ యొక్క సెలవు నిర్వహణ వ్యవస్థపై ట్యుటోరియల్ అక్కడ సెలవు నిర్వహణ వ్యవస్థకు ఏమి అవసరమో చర్చించడానికి మా వాలంటీర్లలో ఇద్దరు శ్రీజోని మరియు తన్వి కస్టమర్లుగా మరియు విక్రేతగా ప్రవర్తించడాన్ని మీరు చూశారు ఈ రకంగా ఆవశ్యకత ఈ వీడియో పరంగా పేర్కొనవలసిన ఉందని మీరు చెప్పవచ్చు కాబట్టి ఇది మీ ఇన్పుట్ కావచ్చు వాస్తవానికి అటువంటి అస్పష్టమైన నైరూప్య స్థానంతో మేము మిమ్మల్ని ప్రారంభించనీయము మేము మీకు 2 పేజీల 2 3 పేజీల డాక్యుమెంట్ కూడా అందించాము ఇది ఆవశ్యకతలు ఏమిటి అనే దాని గురించి మరికొన్ని ప్రతిపాదనలను ఇస్తుంది మరియు వీడియో లేదా డయాగ్రమ్స్ లేదా వచనం అన్నీ అస్పష్టంగా పేర్కొన్నవి అసంపూర్ణంగా పేర్కొనబడినవి అస్థిరమైనవి 100 శాతం ఆవశ్యకతలు నిజంగా అవసరమా అవి నిజంగా చేయవచ్చా లేదా అనే దానిపై కస్టమర్కే స్వయంగా స్పష్టంగా తెలియకపోవచ్చు కాబట్టి ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ అనాలిసిస్ అనేది ఈ ఇన్పుట్ దృష్ట్యా మీరు క్లాసులు మరియు ఆబ్జెక్ట్ ల కోసం చాలా ప్రాథమిక స్థాయి గుర్తింపును సృష్టించడానికి మీరు చేపట్టే ఒక ప్రక్రియ ఒక అభ్యాసం మరియు మీరు అలా చేస్తున్నప్పుడు మీరు డొమైన్ యొక్క పదజాలం ఉపయోగించడానికి ప్రయత్నిస్తారు అది ప్రాబ్లం డొమైన్ యొక్క పదజాలం అంటే మీరు పరిష్కరించడానికి ఇచ్చిన సమస్య పరంగా ఏమి చెప్పారో మీరు ఆవశ్యకతల డాక్యుమెంట్ ఆవశ్యకతల వీడియో డయాగ్రమ్స్ మరియు ఇతర పరంగా ఏమి చెప్పారో ఆ పదజాలం కాబట్టి ఈ విలక్షణ దశలు ఉండవచ్చు మీరు చేయాలనుకుంటున్న మొదటి విషయం మీ ఆబ్జెక్ట్లను గుర్తించడం కాబట్టి మీ వ్యవస్థ సెలవు నిర్వహణ వ్యవస్థ మనము విన్నాము కాబట్టి మనకు ఏమి చెప్పబడింది సంస్థలో ఉద్యోగులు ఉన్నారని మరియు వారి ఉద్యోగుల సెలవులను నిర్వహించడానికి వారికి ఒక వ్యవస్థ అవసరమని మనకు చెప్పబడింది సంస్థ సంస్థలోని ఉద్యోగులు ఒకే రకమైనవారు కాదని మనకు చెప్పబడింది 3 రకాల ఉద్యోగులు ఎగ్జిక్యూటివ్లు లీడ్లు మరియు నిర్వాహకులు ఉన్నారు మరియు సెలవు కూడా ఒక రకమైనది కాదని రకరకాల సెలవులు సాధారణ సెలవులు ఆర్జితసెలవు అని మనకు చెప్పబడింది అందువల్ల మీరు డాక్యుమెంట్ యొక్క 2 పేజీల ద్వారా వెళితే ఎవరు సెలవు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు మరియు సెలవు కోసం ఎలా దరఖాస్తు చేసుకోవచ్చు మరియు సెలవు ఎలా మంజూరు చేయవచ్చు మీరు ఎంత సెలవు ఇవ్వాలి అనే దానిపై మీరు వేర్వేరు నియమాలను కనుగొంటారు అర్హత వేర్వేరు సెలవుల పరిస్థితులు ఏమిటి మరియు మొదలైనవి డాక్యుమెంట్ చేయబడతాయి ఈ సమస్య యొక్క ఆబ్జెక్ట్ ఆధారిత డికాంపొజిషన్ ని మనము చూస్తున్నామని ఇప్పుడు మనకు తెలిసిన మొదటి పని కాబట్టి మనం నేర్చుకోవలసిన మొదటి విషయాలు ఆబ్జెక్ట్లు ఏమిటి కాబట్టి మనం చేయగలిగే కొన్ని మంచి సందర్భాలు ఖచ్చితంగా ఈ ఉద్యోగి ఒక ఆబ్జెక్ట్ అని నేను చెప్పగలను ఈ సెలవు ఒక ఆబ్జెక్ట్ కావచ్చు ఇలాంటివి ఆబ్జెక్ట్ లుగా మంచి అభ్యర్థులు కాబట్టి మీరు గుర్తింపు చేసినప్పుడు ఉద్యోగి ఒక ఆబ్జెక్ట్ అని మీరు చూశారు సెలవు ఒక ఆబ్జెక్ట్ అని మీరు అంటున్నారు కానీ ఎగ్జిక్యూటివ్ సంగతి ఏమిటి లీడ్ సంగతి ఏమిటి మేనేజర్ సంగతి ఏమిటి ఇవన్నీ సాధ్యమయ్యే ఆబ్జెక్ట్ అభ్యర్థులు అదేవిధంగా సాధారణ సెలవులు ఆర్జిత సెలవు సంగతి మొదలైనవి కాబట్టి ఈ గుర్తింపు ప్రక్రియ మిమ్మల్ని ఆబ్జెక్ట్లను గుర్తించటానికి దారి తీస్తుంది ఇది మిమ్మల్ని అనేక వైపులా విభిన్నమైన ఆబ్జెక్ట్లకు దారి తీస్తుంది గణనీయంగా భిన్నమైన ఆబ్జెక్ట్ కూడా ఉండవచ్చు ఉదాహరణకు మీరు స్పెసిఫికేషన్లో సెలవు ఆమోదించబడితే దరఖాస్తు చేసుకున్నవారికి ఒక ఇమెయిల్ పంపబడుతుంది అని చదివితే ఇమెయిల్ కూడా ఒక భావన మీరు ఇమెయిల్ ఒక ఆబ్జెక్ట్ అని చెప్పవచ్చు కాబట్టి అనేక ఆబ్జెక్ట్లు గుర్తించబడతాయి మరియు మీరు వేర్వేరు వస్తువులను గుర్తించినప్పుడు మీరు ఇక్కడ ఉన్న ఈ విభిన్న వస్తువుల మధ్య వాటి మధ్య కొన్ని నిర్మాణాలను కలిగి ఉన్నాయో లేదో అవి నిజంగా విభిన్నమైన వస్తువులా లేదా అవి ఒక రకమైన పరస్పర సంబంధం కలిగి ఉన్నాయా చూడటానికి ప్రయత్నించండి మరియు ఈ 3 వస్తువులు ఒక సారూప్యత కలిగివుంటాయి అని మనము చెప్పగలం అన్నింటికీ ఉద్యోగి ఆబ్జెక్ట్ తో సారూప్యత ఉందని మనం చూడవచ్చు మళ్ళీ కనీసం ఒక ఎగ్జిక్యూటివ్ ఒక ఉద్యోగి అని చెప్పగలం కాబట్టి సాధారణగా ఉద్యోగిలో ఒక ఉద్యోగికి వర్తించే ఏదైనా ఉద్యోగి కోడ్ ఉంటుంది అతను జీతం పొందుతాడు హోదా ఉంటుంది ఎవరికైనా రిపోర్టు చేస్తాడు ఇవన్నీ మేనేజర్కు లీడ్ కు ఎగ్జిక్యూటివ్కు వర్తిస్తాయి అదేవిధంగా వివిధ రకాలైన సెలవులు ఇంకా చాలా రకాలు ఉండవచ్చు లేదా సెలవు ఏమైనా అంటే మీకు భత్యము చెల్లింపబడుతుంది కాని మీరు కార్యాలయానికి రావడం లేదు లేదా మీరు పని చేయరు కాబట్టి ఆబ్జెక్ట్ లను గుర్తించే తదుపరిది నిర్మాణాలను గుర్తించడం ఈ వస్తువులు ఏ నిర్మాణాలను కలిగి ఉన్నాయో చూడటానికి మీరు ప్రయత్నిస్తారు దాని తరువాత ఖచ్చితంగా మీరు ఉద్యోగి వంటి భావన ఎలా ఉందో లేదా సెలవు వంటి భావన ఎలా ఉందో చూడాలి ఇది ఒక నైరూప్య భావన ఇది ఒక ఆబ్స్ ట్రాక్షన్ ఇది ఒక భావనను కలిగి ఉంది కాని చివరికి కంప్యూటింగ్ సిస్టమ్ మీ తుది లక్ష్యం కంప్యూటింగ్ సిస్టమ్ కాబట్టి మీరు కేవలం ఒక భావనను ఉంచలేరు మీరు ఆబ్జెక్ట్ కలిగివుండే ఆ కాన్సెప్ట్ కలిగివుండే ఆబ్స్ ట్రాక్షన్ కలిగివుండే లక్షణాల సమితి ద్వారా మీరు ఆ భావనను పొందవలసి ఉంటుంది కాబట్టి ఈ ఎగ్జిక్యూటివ్కు ఒక పేరు ఉంది ఎగ్జిక్యూటివ్కు ఒక ఐడి ఉంది ఎగ్జిక్యూటివ్కు చిరునామా ఉంది అలాగే లీడ్కు ఉద్యోగికి సమానంగా ఉండవచ్చు సెలవుకి వ్యవధి ఉంటుంది సెలవు ప్రారంభ తేదీని కలిగి ఉంది దీనికి ముగింపు తేదీ మొదలైనవి ఉండాలి కాబట్టి మీరు ఆబ్జెక్ట్ లను నిజంగా అర్థం చేసుకోవడం మొదలుపెడతారు మీరు లక్షణాలను గుర్తించడం ప్రారంభిస్తారు కాబట్టి ఇవి వేర్వేరు గుణాలు ఇవి మీరు గుర్తించడం ప్రారంభించే విభిన్న లక్షణాలు అప్పుడు మీరు సరే నాకు తెలుసు విభిన్న ఆబ్జెక్ట్ లు ఉన్నాయని ఇప్పుడు నాకు తెలుసు వాటి మధ్య కొన్ని నిర్మాణాలు ఉన్నాయని నాకు తెలుసు ఈ ఆబ్జెక్ట్ లకు గుణాలు ఉన్నాయని నాకు తెలుసు కాని ఒక వ్యవస్థ కోసం ఈ ఆబ్జెక్ట్ లు ఇంటరాక్టివ్గా ఉండాలి ఆబ్జెక్ట్ లు కొన్ని పనులను కలిసి చేయాలి కొన్ని విషయాలు భిన్నంగా ఉండాలి వాటి మధ్య సందేశాలను పంపాలి మరియు మొదలైనవి అడగవచ్చు కాబట్టి మీరు అసోసియేషన్లతో పనిచేయడం ప్రారంభిస్తారు ఎగ్జిక్యూటివ్ సెలవు కోసం అభ్యర్థించవచ్చు మేనేజర్ కొంత సెలవును ఆమోదించగలడని నేను చెప్పగలను కాబట్టి ఇవి మీరు గుర్తించిన ఆబ్జెక్ట్ లు లేదా నిర్మాణాలు పరస్పర సంబంధం కలిగిఉండే అనుబంధం కలిగిఉండే వేర్వేరు మార్గాలు కాబట్టి ఇవి వేర్వేరు అనుబంధాలకు దారి తీస్తాయి చివరకు సమీక్షిస్తే దీన్ని ఉపయోగకరంగా చేయడానికి మీకు ఇచ్చిన ఆవశ్యకతల స్పెసిఫికేషన్కు ధృవీకరించేలా చేయడానికి ప్రతి ఆబ్జెక్ట్ అందించాల్సిన సేవలు ఏమిటో సిస్టమ్ మొత్తం అందించే సేవలు ఏమిటో మీరు ఇప్పుడు నిర్వచించాలి మరియు చూడండి ఈ ప్రక్రియలో ఇది ఫ్లాట్ వన్ వే ప్రాసెస్ కాదని మరియు నేను LMS ఉదాహరణను తీసుకొని త్వరగా మీకు సరళీకృత తార్కికం ఇచ్చాను దయచేసి భయపడవద్దు మేము మిమ్మల్ని తరువాతి రెండు మాడ్యూళ్ళలో చాలా నిర్మాణాత్మక మార్గంలో దీనిలోకి తీసుకెళ్తాము ఇక్కడ ఉన్న ఆలోచన ఇది మీరు ప్రారంభించిన విశ్లేషణ ప్రక్రియ అని వివరించడానికి మాత్రమే మరియు మొత్తం విషయం ఒక మూల్యాంకన పరిణామ ప్రక్రియ అని నేను చెప్పినట్లుగా మీరు అన్ని ఆబ్జెక్ట్ లకు వెంటనే రాలేరు అన్ని నిర్మాణాలు పొందలేరు అన్ని లక్షణాలను గుర్తించలేరు మరియు సరైన అసోసియేషన్లు సరిగ్గా నిర్వచించిన సేవలు మొత్తం రూపకల్పనను సరిగ్గా కలిగి ఉండలేరు మీరు ఏదైనా మొదట చేస్తారు తర్వాత మనము ముందుకు వెళ్లి ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ డిజైన్ యొక్క కొన్ని దశలను చేస్తాము మరియు మీరు డిజైన్లో పూరించలేని అంతరాలు ఉన్నాయని తెలుసుకోండి కాబట్టి ఈ రకమైన పరిణామాత్మక పునరుక్తి ప్రక్రియ కాబట్టి మీరు ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ విశ్లేషణ చేస్తారు కాబట్టి మీరు ఇక్కడే ఆవశ్యకతలు పొందారు మీరు విశ్లేషణ చేసారు కాబట్టి మీ వద్ద ఆబ్జెక్ట్ లు ఉన్నాయి మీకు లక్షణాలు ఉన్నాయి మీకు అసోసియేషన్లు ఉన్నాయి ఆపై మీరు ఎక్కువ డిజైన్ చేస్తారు ఏ డిజైన్ ఉత్పత్తి అవుతుందో మనము చూస్తాము మరియు ఈ ప్రక్రియలో సరే పనులు పూర్తిగా జరగలేదని వైరుధ్యాలు ఉన్నాయని అసంపూర్ణత ఉన్నాయని మనము కనుగొంటాము కాబట్టి మీరు తిరిగి వచ్చి OOA ను మళ్ళీ చేయండి మీరు దీన్ని పదేపదే చేస్తూనే ఉంటారు మరియు ఇది మీ విశ్లేషణను పరిపూర్ణంగా చేయడానికి మీరు ప్రయత్నించే పరిణామాత్మక పునరుత్పాదక ప్రక్రియ కానీ మీరు విశ్లేషణలో ఉన్నప్పుడు మీరు ఏమి చేయాలనుకుంటున్నారంటే మీరు విశ్లేషణలో ఉన్న ప్రతిసారీ ఆవశ్యకతల డాక్యుమెంట్లేదా తన్వి మరియు శ్రీజోని యొక్క ఆవశ్యకతల వీడియో లేదా డయాగ్రమ్స్ కు మీరు తిరిగి వెళతారు లేదా విషయాలు స్పష్టంగా లేనప్పుడు కూడా ఖాతాదారులతో కస్టమర్లతో సమన్వయకర్తతో మీరు నిర్దిష్ట సమావేశాలు ఏర్పాటు చేసుకుంటారు ఆపై ప్రశ్నలు అడుగుతారు సిస్టమ్లో నేను ఎలా డిజైన్ చేయాలో ఇది పేర్కొనబడింది ఈ ప్రక్రియను ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ అనాలిసిస్ లేదా అభ్యాసం యొక్క విశ్లేషణ ప్రక్రియ అంటారు సమయం 1839 స్లైడ్ చూడండి ఇది మొదటి దశ తదుపరి మీరు ఉత్పత్తి చేస్తున్న విశ్లేషణ అవుట్పుట్పై ఆధారపడే ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ డిజైన్ వస్తుంది మరియు ఇది ప్రత్యేకంగా ఇప్పుడు ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ డికాంపొజిషన్ గురించి మాట్లాడుతుంది కాబట్టి ప్రెజెంటేషన్ మరియు అవగాహన కొరకు విశ్లేషణ మరియు రూపకల్పనను పూర్తిగా వేర్వేరు దశలుగా ప్రదర్శించినప్పటికీ ఆచరణలో అవి తరచూ చాలా దగ్గరి సంబంధం కలిగి ఉన్నట్లు మీరు కనుగొంటారు మీరు వస్తువులను గుర్తించడం మరియు లక్షణాలను గుర్తించడం లేదా నిర్మాణాలను గుర్తించడం మరియు వాటిని ఒక వైపు ఉంచి ఆపై మీరు వచ్చి ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ డికాంపొజిషన్ చేయడం లేదు ఒక రకంగా ఇది మీరు కలిసి చేస్తారు మీరు ఆబ్జెక్ట్ లను గుర్తిస్తారు వాటిని డికాంపొజిషన్ నమూనాలో ఉంచుతారు లక్షణాలను ఒక మోడల్లో ఉంచండి అవసరమైన సేవలను మీరు గుర్తిస్తారు వాటిని మోడల్లో ఉంచండి అవి సందేశాలు ఇది డికాంపొజిషన్ యొక్క సంభవిస్తున్నమొత్తం ప్రక్రియ సాధారణ ప్రక్రియ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ డిజైన్ యొక్క ఇతర లక్షణ కార్యకలాపాల యొక్క రెండవ భాగం మీరు సిస్టమ్ యొక్క విభిన్న నమూనాలను ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తారు అంటే మీరు బహుళ దృష్టికోణాల ద్వారా వ్యవస్థను చూడటం మొదలుపెడతారు మరియు మీరు అందించే మోడళ్ల యొక్క నిర్దిష్ట సమగ్ర జాబితా లేదు అది నిర్దేశిస్తుంది కొన్ని నమూనాలు సాధారణమైనవి మీరు అన్ని రకాల వ్యవస్థల కోసం చేస్తారు మరియు కొన్ని నమూనాలు కొన్ని రకాల వ్యవస్థలకు ప్రత్యేకమైనవి కానీ మీరు తార్కిక నమూనాలను చేస్తారు తార్కిక నమూనాలు ప్రాథమిక మూలధారమైన ఆబ్జెక్ట్ ఆధారిత నమూనాలు ఇవి క్లాసు మరియు ఆబ్జెక్ట్ నిర్మాణాలను సూచిస్తాయి మీరు గుర్తుచేసుకుంటే క్లాసుల నిర్మాణం కానానికల్ రూపానికి సూచన క్లాసుల నిర్మాణం అంటే ఇది ప్రవర్తన యొక్క సాధారణతను స్పెషలైజేషన్ల సోపానక్రమం సంగ్రహణ యొక్క సోపానక్రమం ఇస్తుంది మరియు ఆబ్జెక్ట్ స్ట్రక్చర్ అనేది మిశ్రమ ప్రవర్తన ఇది వస్తువులను ఎలా నిర్మించాలో చిన్న వస్తువులను ఇంకా చిన్న వస్తువులతో మరియు చిన్నదిగా కూడా నిర్మిస్తుందని చూపిస్తుంది కాబట్టి ఇవి ప్రాథమికంగా ప్రాబ్లం డొమైన్లో ఉన్న తార్కిక నమూనాలు వాటిని తార్కిక నమూనాలు అని పిలవడానికి కారణం ఈ నమూనాలు పూర్తిగా లేదా గణనీయంగా ప్రాబ్లం డొమైన్ మీద మరియు మీరు పరిష్కరించడానికి ఇచ్చిన ఆవశ్యకతల మీద మాత్రమే ఆధారపడి ఉంటాయి మీరు అమలు చేసిన వాస్తవ లక్ష్య వ్యవస్థ వాస్తవ లక్ష్య వ్యవస్థ మీరు నిర్మించిన కంప్యూటర్ లేదా మీరు మీ సిస్టమ్ను నిర్మిస్తున్న ఆర్కిటెక్చర్ లేదా మీరు నిర్మించే వాస్తవ వ్యవస్థ పై అంతగా కాదు కాబట్టి మనము సాధారణంగా నిర్మించే మోడళ్ల యొక్క రెండవ సెట్ను భౌతిక నమూనాలు అని పిలుస్తారు వాటిని భౌతిక అని ఎందుకు పిలుస్తారంటే ఎందుకంటే మీ సిస్టమ్ను మీరు నిర్మిస్తున్న లేదా వ్యక్తీకరిస్తున్న సిస్టమ్ను మీరు ఈ మాడ్యూల్స్ అని చూపిస్తారు కాబట్టి మనము చేస్తున్న సాధారణ సాఫ్ట్వేర్ సిస్టమ్ పరంగా ఈ మాడ్యూల్స్ ఖచ్చితంగా భిన్నంగా ఉంటాయి సోర్స్ ఫైల్స్ హెడర్స్ లైబ్రరీల సేకరణ కలిపి స్వతంత్ర సంకలనంగా కావచ్చు డైనమిక్ లైబ్రరీలు కావచ్చు మరియు వీటిని కలిపి ఉపవ్యవస్థగా అర్ధవంతమైనది చేస్తుంది కాబట్టి భౌతిక నమూనా పరంగా మాడ్యూల్ మీ ఇమెయిల్ ఉపవ్యవస్థ కావచ్చు భౌతిక నమూనా పరంగా మీ మాడ్యూల్ సెలవు భాగానికి ఉద్యోగుల నిర్వహణ వ్యవస్థ కావచ్చు మరియు అదేవిధంగా ప్రాసెస్ ఆర్కిటెక్చర్ లేదా మొత్తం వ్యవస్థ యొక్క సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ కావచ్చు ఇందులో మీ విభిన్న మాడ్యూల్స్ వాటి మధ్య ఎలా సంకర్షణ చెందుతాయో ఫ్రేమ్వర్క్లతో పరస్పరం అనుసంధానించవచ్చు మీ సందేశాలు నిజంగా ఎలా పంపబడతాయి అవి ఎలా స్పందిస్తాయి మీ పరిస్థితి మినహాయింపు స్థితికి వస్తే ఏమి జరుగుతుంది కాబట్టి ఇవి భౌతిక నమూనా యొక్క ఆవశ్యకతలు మరియు ఖచ్చితంగా మనము స్టాటిక్ మరియు డైనమిక్ ప్రవర్తనలను కలిగి ఉన్న అనేక ప్రవర్తనా నమూనాల గురించి మాట్లాడుతాము ఉదాహరణకు నేను LMS గురించి మాట్లాడితే ఒక ఉద్యోగి సెలవు దరఖాస్తు చేసినప్పుడు నేను తెలుసుకోవలసిన డైనమిక్ ప్రవర్తన కాలక్రమం పరంగా ఏమి జరుగుతుందో ఏమి జరుగుతుందో ఉద్యోగి యొక్క మేనేజర్ ఎవరైతే సెలవును పరిశీలించాలో మరియు ఎవరు చింతిస్తున్నారో ఆ మేనేజర్ దానిని ఎలా తెలుసుకుంటాడు మేనేజర్ దానిని తెలుసుకున్నప్పుడు ఎంత సమయంలో దానికి మేనేజర్ ప్రతిస్పందిస్తారు మేనేజర్ స్పందించిన తర్వాత అసలు సెలవు కోసం అభ్యర్థించిన ఉద్యోగి ఎలా తెలుసుకుంటాడు కనుక ఇది వ్యవస్థ యొక్క డైనమిక్స్ రకం ఇది మీరు సెలవును ఆబ్జెక్ట్ గా తీసుకుంటే సరిపోదు లేదా ఎగ్జిక్యూటివ్ ఆబ్జెక్ట్ లేదా సెలవు కోసం దరఖాస్తు చేసుకోవడానికి లేదా సెలవులను ఆమోదించడానికి సేవలుగా సందేశాలను కలిగి ఉండటానికి సరిపోదు కాని ఈ విషయాలు జరగాల్సిన క్రమం గురించి మీకు స్పష్టమైన ఆలోచన ఉండాలి వాటిలో చాలా వరకు నిజ సమయ పరిమితులు ఉన్నాయి అని చెప్తుంది ఉదాహరణకు నేను సెలవు కోసం 3 రోజులు ముందుగా దరఖాస్తు చేసుకున్నాను ఈ రోజు ఒక నిర్దిష్ట రోజు x అని అనుకుందాం మరియు నేను గురువారం సెలవు కావాలి అంటే సోమవారం సెలవు కోసం దరఖాస్తు చేస్తున్నాను ఇప్పుడు ఖచ్చితంగా నేను సెలవులో కొనసాగాలా లేదా అది తిరస్కరించబడిందా గురువారం ముందు నేను తప్పక తెలుసుకోవాలి లేకపోతే నేను నిర్ణయం తీసుకోలేను సిస్టమ్ అస్థిరంగా మారుతుంది మరియు మీరు తన్వి మరియు శ్రీజోనిల మధ్య మేము జరిపిన చర్చకు తిరిగి వెళితే ఇది ఒక శీఘ్ర ఉదాహరణ మరియు వారు తరువాత తయారు చేసిన డాక్యుమెంట్ 'సెలవుపై స్పందించాల్సిన కాలక్రమం ఏమిటి ' అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదని కనుగొంటారు ఇవి ప్రవర్తనా నమూనాలో ఒక భాగం కాబట్టి ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ డిజైన్ పరంగా మనము ప్రాథమికంగా ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ అనాలిసిస్ నుండి మన ఫలితాలను మెరుగుపరుస్తాము మరియు ఈ మోడళ్లను సృష్టించడం ప్రారంభించడానికి ప్రయత్నిస్తాము ఈ రెండింటి మధ్య ఉన్న ప్రాథమిక వ్యత్యాసం ఏమిటంటే విశ్లేషణ పదేపదే ఆవశ్యకతలను పరిశీలిస్తుంది మరియు క్లాసులు వస్తువులు పరస్పర చర్యలు సందేశాలు పరంగా అందుబాటులో ఉన్న వాటిని బయటకు తీసుకువస్తుంది మరియు ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ డిజైన్ దానిని వాస్తవ నమూనా పరంగా ఉంచడానికి ప్రయత్నిస్తుంది సమయం 2525 స్లయిడ్ చూడండి కాబట్టి ఇది పునశ్చరణ కోసం మాత్రమే నేను ఈ ఉదాహరణకు మరోసారి వెళ్ళను మనము ఇంతకుముందు కూడా చర్చించాము కాబట్టి మాస్టర్ ఫైల్ యొక్క విషయాలను నవీకరించడం గురించి మాట్లాడిన దాని గురించి నేను ఒక సూచన చేస్తున్నాను సమయం 2545 స్లయిడ్ చూడండి మరియు అల్గోరిథమిక్ డికాంపొజిషన్ లో మీరు ఇది పొందుతారు మరియు ఆబ్జెక్ట్ ఆధారిత డికాంపొజిషన్ పరంగా ఇది మీకు లభిస్తుంది మరియు సహజంగా విశ్లేషణ ప్రక్రియ ఈ ఆబ్జెక్ట్లను ప్రాథమిక ఆబ్జెక్ట్లను గుర్తించి ఉండాలని మీరు చూడవచ్చు మరియు ఎందుకంటే ఇది కొంతవరకు ప్రాబ్లం డొమైన్ పరంగా అస్పష్టంగా పేర్కొనబడింది కానీ ఇది ప్రాబ్లం డొమైన్ యొక్క పదజాలం నుండి వచ్చింది ప్రాబ్లం డొమైన్ మాస్టర్ ఫైల్ గురించి మాట్లాడుతుంది నవీకరణల ఫైలు గురించి మాట్లాడుతుంది మరియు దాని ఆధారంగా ఆబ్జెక్ట్లు తమ మధ్య ఎలా సంకర్షణ చెందుతాయనే దాని పరంగా ఈ రకమైన డయాగ్రమ్స్ సృష్టించబడుతున్నాయి మరియు ఇది ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ డిజైన్ ప్రక్రియ యొక్క ప్రధాన అంశం సహజంగా ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ డిజైన్ వ్యవహరించాల్సిన అన్ని విభిన్న నమూనాలు కొన్ని స్పష్టమైన నిబంధనల పరంగా వ్యక్తీకరించబడాలి మరియు మన కోర్సు యొక్క ముఖ్యమైన భాగం ఈ మోడళ్లను ఎలా వ్యక్తపరచాలో నేర్చుకోవటానికి అంకితం చేయబడింది ఇప్పటివరకు ఇది కాంక్రీట్ వస్తువు ఇది కాంక్రీట్ లక్షణం ఇవి సందేశాలు సేవలు కార్యకలాపాలు మరియు మొదలైనవి అని మనము చెబుతున్నప్పటికీ ఈ అన్ని తార్కిక నమూనాలు భౌతిక నమూనాలు ప్రవర్తనా నమూనాలు మరియు వీటన్నింటినీ బాగా నిర్వచించబడిన నిర్మాణాత్మక భాషలో సూచించడానికి మనకు ఒక విధానం అవసరం మరియు మనము Unified Modeling Language లేదా ఏకీకృత మోడలింగ్ భాష అని పిలువబడే UML భాష గురించి మాట్లాడుతాము కాబట్టి దీనితో మనం ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ఎనాలిసిస్ విధానం మరియు ప్రాథమిక ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ డిజైన్ పారడైమ్ ను పరిశీలించాము ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ ద్వారా ఈ రెండు తుది వ్యవస్థలో ఎలా నిమగ్నమవుతాయో ఇప్పుడు మనం చూస్తాము